కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ ఏడు కింద నాన్ రియాక్టివ్ ప్రక్రియలపై ఎనర్జీ బాలన్స్ గురించి మనం చర్చిస్తున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్ యొక్క ఈ ఉపన్యాసంలో ప్రతిచర్యలు లేకుండా బహుళ స్ట్రీమ్ లు ఇమిడి ఉండే కొన్ని ఉదాహరణలతో ఆ ఎనర్జీ బాలన్స్ గురించి మనం మళ్లీ చర్చిస్తాం మునుపటి స్లైడ్ లలో నాన్ రియాక్టివ్ ప్రక్రియలపై ఎంథాల్పీ బ్యాలెన్స్ లు మరియు ఫేజ్ ఛేంజ్ ఆధారంగా ఎంథాల్పీని ఎలా లెక్కించవచ్చో కూడా మనం వివరించాం కాబట్టి ఇక్కడ కూడా మీకు తెలిసిన దానికంటే ఎక్కువ మంది ఉన్న నాన్ రియాక్టివ్ సిస్టమ్ లతో ఎంథాల్పీ బ్యాలెన్స్ లు లేదా హీట్ బ్యాలెన్స్ లు ఉంటాయని మనం చర్చిస్తాం ఎవపోరాశిన్ ప్రాసెస్ ఎండబెట్టే ప్రక్రియ డిస్టిలేషన్ ప్రక్రియ రిఫ్రిజిరేషన్ ప్రక్రియ మీకు తెలుసు ప్రక్రియ సమయంలో వేడి శక్తిని లెక్కించవచ్చు ఇప్పుడు దానికి వెళ్ళే ముందు దాని ఆధారంగా లెక్కింపు మీకు తెలుసు ప్రిన్సిపల్ అఫ్ ఎనర్జీ కన్సర్వేషన్ ఈక్వేషన్ మీకు తెలుసు ఆ ఎనర్జీ కన్సర్వేషన్ ఈక్వేషన్ ఏమిటో మనం తెలుసుకోవాలి మేము ఇప్పటికే మా మునుపటి ఉపన్యాసాలలో ఆ ఈక్వేషన్స్ సమీకరణాలు మరియు డెరివేషన్స్ఉత్పన్నాలను వివరించాము కాబట్టి ఇప్పటికీ మనం వాస్తవానికి ఇక్కడ ఆ సమీకరణం యొక్క ఈ రూపాన్ని కలిగి ఉండనివ్వండి ఇక్కడ మీరు బహిరంగ ప్రక్రియ వ్యవస్థల కోసం జనరల్ ఎనర్జీ బాలన్స్ సాధారణ శక్తి సమతుల్యతను ఈ సమీకరణం ద్వారా వ్యక్తీకరించవచ్చని మీకు తెలుసు ఇక్కడ ΔU ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్అంతర్గత శక్తి మార్పు ΔKE అనేది కైనెటిక్ ఎనెర్జి మార్పు ΔPE అనేది పొటెన్షియల్ ఎనెర్జి చేంజ్ మరియు ΔPVఅనేది సిస్టమ్ లోనికి లేదా బయటకు ద్రవం నెట్టడం కొరకు సిస్టమ్ పై పనిచేసే ఫ్లో వర్క్ అని మీకు తెలుసు And Q dot the rate of heat energy that is into the system and Ws dot this is the rate of work done by the system as the output So this energy balance is to be used for the calculation of different you know processes where multiple streams are involved in there So as we know that the summation of this internal energy change and also flow work performed on the system that will give you that you know enthalpy change of the you know system there మరియు Q dot సిస్టమ్ మరియు Ws dot లో ఉన్న హీట్ ఎనర్జీ రేటును డాట్ చేయండి ఇది అవుట్ పుట్ వలే సిస్టమ్ ద్వారా చేయబడే పని రేటు కాబట్టి ఈ ఎనర్జీ బాలన్స్ను మీకు తెలిసిన విభిన్న బహుళ ప్రవాహాలు ఇమిడి ఉన్న ప్రక్రియల లెక్కింపుకోసం ఉపయోగించాలి కాబట్టి ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ మరియు ఫ్లో వర్క్ యొక్క సమేషన్ వ్యవస్థపై నిర్వహించబడుతుందని మనకు తెలుసు ఇది మీకు తెలిసిన వ్యవస్థ యొక్క ఎంథాల్పీ మార్పును మీకు తెలియజేస్తుంది కాబట్టి షాఫ్ట్ పని లేకపోతే మీకు తెలిసిన కైనెటిక్ ఎనెర్జి మరియు పొటెన్షియల్ ఎనెర్జి లేకపోతే అప్పుడు షాఫ్ట్ పని తెలిసిన వారందరికీ పొటెన్షియల్ ఎనెర్జి పొటెన్షియల్ ఎనెర్జి అని తెలుసు మేము ఈ సరళీకృత రూపాన్ని కలిగి ఉండవచ్చు మీకు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ తెలుసు ఈ delta H dot అనేది ప్రాథమికంగా ఆ నిర్ధిష్ట సిస్టమ్ ల కొరకు ఎంథాల్పీ మార్పు రేటు అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్రక్రియలో అక్కడ స్ట్రీమ్ లు మీకు తెలుసు అప్పుడు మీరు అవుట్ పుట్ స్ట్రీమ్ ల్లో అన్ని కాంపోనెంట్ లకు ఎంథాల్పీ ఏమిటి మరియు ఇన్ లెట్ స్ట్రీమ్ లోని ఆ కాంపోనెంట్ ల యొక్క ఎంథాల్పీ ఏమిటి అని కూడా లెక్కించాలి మరియు వాటిని బట్టి ఇన్ లెట్ మరియు అవుట్ పుట్ స్ట్రీమ్ ల్లో ఆ కాంపోనెంట్ ల యొక్క మొత్తం ఎంథాల్పీ ఈ సమీకరణం ద్వారా అక్కడ ఎంథాల్పీ మార్పును మనం లెక్కించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో మూసివేసిన వ్యవస్థ కోసం శక్తి రేటును పరిగణించని చోట ఈ సమీకరణాన్ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి ఓపెన్ సిస్టమ్ అయితే ఇదే సమీకరణాన్ని మీరు చూస్తారు అయితే రేటు పరంగా నిరంతర ప్రక్రియలో ఈ సమీకరణం మీకు పరిగణించబడుతుందని మనం చెప్పవచ్చు మరియు బహుళ స్ట్రీమ్ ల ఇంటర్నల్ ఎనర్జీ పరంగా మీరు చూసే ప్రక్రియలు మీకు తెలుసు మూసివేసిన వ్యవస్థ కోసం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేది చివరి మరియు ప్రారంభ రాష్ట్రాల్లోని అన్ని భాగా ఇంటర్నల్ ఎనర్జీ యొక్క సమ్మషన్ మరియు దాని నుండి మీరు అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ను పొందవచ్చు అదేవిధంగా ఓపెన్ సిస్టమ్ కొరకు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ ల్లో దీని యొక్క ఎంథాల్పీ మార్పు గురించి మీకు తెలుసు మీరు దీన్ని తీసివేయవలసి ఉంటుందని మేము ఇక్కడ మా చివరి లేదా ప్రారంభ ాన్ని చూస్తాము అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ప్లస్ కు బదులుగా ఇక్కడ ప్రతికూలంగా ఉంటుంది ఇది అక్కడ ప్రతికూలంగా ఉంటుంది అయితే అక్కడ బహుళ ఇన్ లెట్ లు ఉన్నట్లయితే అక్కడ ప్రతి సిస్టమ్ కొరకు అన్ని కాంపోనెంట్ లను మీరు ఇన్ లెట్ లో మొత్తం గా తెలియజేయాలని మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా మీరు తెలుసుకోవాలి ప్రత్యేకించి ఈ ఎంథాల్పీని లెక్కించండి నిర్దిష్ట ఎంథాల్పీ గా ఉన్న నిర్దిష్ట ఎంథాల్పీ ఎలా ఉండాలో మీకు తెలుసు ఆ కాంపోనెంట్ ల యొక్క ఎంథాల్పీ మార్పు ఏమిటి మరియు ఇతర ఉష్ణోగ్రతకు రిఫరెన్స్ నుండి ఉష్ణోగ్రత మార్పు ఉంటే అప్పుడు మీరు సెన్సిబిల్ హీట్ ని లెక్కించాలి మరియు ఫేజ్ చేంజ్ కారణంగా ఎంథాల్పీ మార్పు ఉంటే అప్పుడు మీరు మీకు తెలిసిన వారందరినీ జోడించాలి మీకు తెలిసిన కారణంగా ఎంథాల్పీ మార్పు మీకు తెలిసిన దశలు కాబట్టి ఆ సందర్భంలో ఏర్పాటు కారణంగా ఎంథాల్పీ మార్పు తెలివిగా వేడి మార్పు కారణంగా ఎంథాల్పీ మార్పు మరియు ఫేజ్ చేంజ్ న కారణంగా ఎంథాల్పీ మార్పు కారణంగా మీకు తెలిసిన వీటన్నిటి యొక్క సమ్మషన్ అప్పుడు మీరు మీకు తెలిసిన వ్యవస్థలోని ఆ వ్యక్తిగత భాగాల కోసం ఎంథాల్పీ మార్పును మీరు తెలుసుకోవాలి రిఫ్రిజిరేషన్ ప్రక్రియకు మనం ఒక ఉదాహరణ చేద్దాం మన రోజువారీ వినియోగంలో రిఫ్రిజిరేటర్ ఉపయోగిస్తున్నామని మాకు తెలుసు ఎయిర్ కండిషన్ కొరకు కూడా లిక్విడ్ రిజర్వాయర్ లు ఎక్స్ పాన్షన్ వాల్వ్ ఎవాపరేటర్ కాయిల్ కంప్రెసర్ మరియు కండెన్సర్ వంటి విభిన్న యూనిట్ లు ఇక్కడ వంటి కొన్ని కాంపోనెంట్ లు ఉన్నాయని మీకు తెలుసు అని ఇక్కడ చూపించండి వంటి సూత్రాన్ని కోరుకునే చోట ఎయిర్ కండిషనర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు ఇవి అనేక యూనిట్లు సాధారణంగా ఆ రిఫ్రిజిరేషన్ ప్రక్రియ కోసం ఉపయోగించబడతాయి ఈ సందర్భంలో లిక్విడ్ రిజర్వాయర్ లో కొన్ని మీకు రిఫ్రిజిరెంట్ తెలుసు అక్కడ ఉంచబడిందని మీకు తెలుసు కాబట్టి మీలాంటి రిఫ్రిజిరెంట్ ఆర్ 12 ను కార్బన్ డై క్లోరైడ్ డై ఫ్లోరైడ్ అని పిలుస్తారు కాబట్టి అక్కడ మీరు సాధారణంగా ఉపయోగించే రిఫ్రిజిరెంట్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఆ రిఫ్రిజిరెంట్ యొక్క లిక్విడ్ రిజర్వాయర్ ఒక ద్రవంగా ఉంటుంది మరియు దాని నుండి విస్తరణ వాల్వ్ ద్వారా పంపబడుతుంది మరియు ఆ విస్తరణ వాల్వ్ నుండి వచ్చినప్పుడల్లా మీకు ఆ ఒత్తిడి తెలుసు బహుశా ఈ విస్తరణ వాల్వ్ యొక్క ఇన్లెట్ స్ట్రీమ్ కంటే పీడనం తక్కువగా ఉంటుందని మీకు తెలుసు మరియు ఈ ద్రవం ఒక ద్రవం మరియు ఆవిరిగా ఆ విస్తరణ వాల్వ్ నుండి బయటకు వస్తుందని మీరు చూస్తారు ఆ తరువాత ఇది ఎవాపరేటర్ ద్వారా వస్తుంది అక్కడ ద్రవం ఆవిరైపోతుంది మరియు ఆ సందర్భంలో రిఫ్రిజిరేటర్ ప్రాంతంలో నిల్వ చేయబడ్డ నిర్ధిష్ట ఆర్టికల్ నుంచి ఈ ఎవాపరేటర్ వేడి ద్వారా మీకు ఎవాపరేటర్ తెలుసు ఆ తరువాత రిఫ్రిజిరేటర్ యొక్క ఆవిరి ఆ కంప్రెసర్ గుండా వెళుతుందని మీకు తెలుసు అక్కడ ప్రెషర్ పెరగడం వల్ల ఈ ఆవిరి యొక్క అధిక ఉష్ణోగ్రత వద్ద కంప్రెసర్ మీకు తెలుసు ఆపై అది కండెన్సర్ గుండా వెళుతుంది అక్కడ వేడి నష్టం ఉంటుంది మరియు ఈ వేడి నష్టం అక్కడ వెలుపల వెళుతుంది తద్వారా ఈ కండెన్సర్ ద్వారా వేడి బయటకు వెళుతుంది ఆ తర్వాత మళ్లీ ఆ ఆవిరి ఆ ద్రవ రిఫ్రిజిరెంట్ గా మారుతుంది మరియు అది ద్రవ రిజర్వాయర్ లో నిల్వ చేయబడుతుంది మళ్లీ ఆ లిక్విడ్ రిజర్వాయర్ నుంచి అది ఆ విస్తరణ వాల్వ్ మరియు తరువాత ఎవాపరేటర్ మరియు తరువాత కంప్రెసర్ మరియు తరువాత కండెన్సర్ గుండా వెళుతుంది మరియు నిరంతరం సైకిల్ జరుగుతుందని మీకు తెలుసు కాబట్టి ఈ ఆపరేషన్ లో ద్రవ రిజర్వాయర్ నుండి ద్రవం వచ్చి ఆ విస్తరణ వాల్వ్ గుండా వెళుతున్నప్పుడల్లా ప్రెషర్ తగ్గుతుందని మీకు తెలుసు మరియు ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు తగ్గుతుందని మీకు తెలుసు ఆ తర్వాత ఆ రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పదార్థాలు లేదా మెటీరియల్ నుంచి వేడి పీల్చుకోబడుతుంది ఆ వేడి ద్వారా అది ఆవిరైపోతుంది మరియు తరువాత అది కంప్రెసర్ కు వెళుతుంది మరియు ఈ కంప్రెసర్ ద్వారా మళ్లీ అక్కడ ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఒత్తిడి పెరుగుతుందని మీకు తెలుస్తుంది కాబట్టి ఆ వేడిని వాతావరణానికి విడుదల చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ మీకు తెలుసు అని కండెన్సర్ ద్వారా కండెన్సబడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ రిఫ్రిజిరేటర్ సాధారణంగా పనిచేస్తుంది కాబట్టి దీని ఆధారంగా మీకు సూత్రం మరియు స్లైడ్లలో తెలుసు మేము ఈ రిఫ్రిజిరెంట్ ను ఉపయోగించి మీ సర్క్యులేషన్ రేటుతో ప్రవహిస్తే నిమిషానికి 18 14 కిలోలు తెలుసు అలాంటప్పుడు T వద్ద స్టాట్యురేటెడ్ ఫ్లూయిడ్ కొరకు 258 15 కెల్విన్ ఈ ఎంథాల్పీ మార్పు ఆ ద్రవం కొరకు ఇది 22 33 గా ఉంటుందని మీకు తెలుసు మరియు ఆ సూపర్ హీటెడ్ ద్రవం కోసం ఆవిరి యొక్క ఎంథాల్పీ ఇది 180 96 కిలో జౌల్ అవుతుంది అయితే 303 15 కెల్విన్ అనే ద్రవం యొక్క ఎంథాల్పీ మీకు 64 66 కిలో జౌల్ మరియు తరువాత ఈ ఆవిరి యొక్క ఎంథాల్పీ 199 57కిలో జౌల్ మరియు ఉష్ణోగ్రత వద్ద సూపర్ హీటెడ్ ఫ్లూయిడ్ 318 71K ఉంటుంది ఈ ప్రెషర్ 643 28 కిలో పాస్కల్ ఆ ఆవిరి యొక్క ఎంథాల్పీ 209 34 కిలో జౌల్ ఉంటుంది ఈ స్లైడ్ లో ఈ పునరుత్పత్తి ప్రక్రియ యొక్క స్కీమాటిక్ డయాగ్రమ్ మీకు తెలుసు ఆపరేటింగ్ పరిస్థితులు లేదా ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వంటి అనేక పరిస్థితులు దీని యొక్క ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ లో ఇవ్వబడ్డాయని మీకు తెలిసిన అనేక విషయాలు మీకు తెలుసు అక్కడ ఉపయోగించే పరికరాలు మీకు తెలుసు ఈ విస్తరణ వాల్వ్ యొక్క ఇన్ లెట్ కండిషన్ వద్ద విస్తరణ వాల్వ్ మీకు తెలుసు అని మనం భావించినట్లయితే అది ప్రసరణ రేటు ను మీకు తెలుసు మరియు పీడనం 643 28 కిలోపాస్కల్ గా ఉంటుంది ఇది గ్యాస్ ప్రెషర్ లో ఉంటుంది ఇక్కడ ఉష్ణోగ్రత 303 15 కెల్విన్ మరియు ఈ విస్తరణ వాల్వ్ తరువాత ద్రవం మరియు ఆవిరి మిశ్రమం 81 36 కిలోపాస్కల్ మరియు ఉష్ణోగ్రత 258 15K వద్ద ఉంటుంది ఇది ప్రాథమికంగా 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఆవిరి రూపం తెలుసు ఇది మీకు ఈ రిఫ్రిజిరెంట్ తెలుసు మరియు తరువాత ఆ ఎవాపరేటర్ కాయిల్ గుండా వెళుతుంది అక్కడ ఆ వేడి ఆ ఎవాపరేటర్ కు సరఫరా చేయబడుతుంది మరియు ఈ ద్రవం మరియు ఆవిరి మీకు సూపర్ హీటెడ్ మరియు 81 36 కిలో పాస్కల్ ప్రెషర్ వద్ద ఉష్ణోగ్రత 258 15 K ఇది కంప్రెసర్ అవుట్ లెట్ 643 28 కిలోపాస్కల్ యొక్క రిఫ్రిజిరెంట్ మరియు ప్రెషర్ యొక్క ఆవిరి యొక్క భాగాన్ని కలిగి ఉండే కంప్రెసర్ గుండా వెళుతుంది కానీ ఉష్ణోగ్రత దీని కంటే ఎక్కువగా ఉంటుంది 318 పాయింట్ ఉన్న ఇన్ లెట్ ఉష్ణోగ్రత మీకు 71 కెల్విన్ తెలుసు మరియు దాని తరువాత అది కండెన్సర్ కు వెళుతుంది అక్కడ ఆ కండెన్సర్ యొక్క ఇన్ లెట్ కండిషన్ మీకు ఆవిరి మరియు అవుట్ లెట్ కండిషన్ తెలుసు ఇది మీకు తెలిసిన ద్రవంగా ఉంటుంది మరియు స్లైడ్ ల్లో ఉష్ణోగ్రత చూపించబడుతుంది ఈ కండెన్సర్ లో కొంత వేడి పోతుంది అంటే మీకు తెలిసిన వాతావరణం మరియు దాని ఆధారంగా అక్కడ ఆవిరి అయ్యే రిఫ్రిజిరెంట్ యొక్క ఆ భాగాన్ని మరియు అక్కడ ఆవిరైపోయే రిఫ్రిజిరెంట్ కు హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ను లెక్కించాలి కాబట్టి ఈ సందర్భంలో ఈ ఎవాపరేటర్ కాయిల్ లో వేడి బదిలీ రేటు ఎలా ఉండాలి మరియు ఆవిరి అయ్యే రిఫ్రిజిరెంట్ యొక్క ఆ భాగాన్ని మీరు అక్కడ లెక్కించాలి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ సమస్యను పరిష్కరిద్దాం ఇక్కడ మొదటి ఆధారం ఏమిటంటే ఈ సందర్భంలో మీకు రిఫ్రిజిరెంట్ రిఫ్రిజిరెంట్ తెలుసు ఇది ప్రాథమికంగా R 12 రిఫ్రిజిరెంట్ గా ఉంటుంది ఇది రిఫ్రిజిరెంట్ వలే R 12 కాబట్టి సర్క్యులేషన్ రేటు నిమిషానికి 18 14 కిలోలు మరియు మనం మొదట విస్తరణ వాల్వ్ ను పరిగణనలోకి తీసుకుంటే ఫ్లూయిడ్ ఫ్లో రేట్ద్రవ ప్రవాహ రేటు 18 15 కిలోలు అని మీకు తెలుసా అని మనం చెప్పవచ్చు అంటే ద్రవ రిఫ్రిజిరెంట్ R అంటే ఇక్కడ రిఫ్రిజిరెంట్ ఇక్కడ ప్రెషర్ 643 28 కిలోపాస్కల్ మరియు ఉష్ణోగ్రత 303 15K మరియు అవుట్ లెట్ కండిషన్ లో అదే సర్క్యులేషన్ రేటు ఉంది ఎందుకంటే ఇది నిమిషానికి 18 14 కిలోలు ఉంటుంది అయితే దానిలో కొంత భాగం రిఫ్రిజిరెంట్ ఆవిరిగా మారుతుంది కాబట్టి అది ఒక ద్రవంగా మిగిలిపోయిన xv మరియు 1 - xv గా పరిగణించబడుతుందని మీకు తెలుసు అప్పుడు ఈ 1 - xv మీరు ఇక్కడ లెక్కించాల్సి ఉంటుంది ఇది రిఫ్రిజిరెంట్ యొక్క భాగం ఇది ఆవిరైపోతుంది ఈ సందర్భంలో ఆవిరి యొక్క వేడి 180 96 కిలోజౌల్ ఇవ్వబడుతుంది అయితే ఆ ద్రవం యొక్క ఎంథాల్పీ కిలోకు ఈ 22 33 కిలోజౌల్ మీకు తెలుసు ఇప్పుడు మనం దీని మీద ఎనర్జీ బ్యాలెన్స్ చేసినట్లయితే ఎక్సపెన్షన్ వాల్వ్ మీకు తెలుసు ఇక్కడ పొటెన్షియల్ ఎనెర్జి 0కి సమానం అవుతుందని మనం చూడవచ్చు షాఫ్ట్ వర్క్ 0కి సమానం అవుతుందని మీకు తెలుసు ఈ సిస్టమ్ కు హీట్ సప్లై 0కి సమానం అవుతుంది కైనెటిక్ ఎనెర్జి అక్కడ మారుతుందని మీకు తెలుసు కాబట్టి అది మీకు అక్కడ ఎంథాల్పీ మార్పు తో సమానం కానీ ఈ ఎంథాల్పీ మార్పు దాని కారణంగా దీని అవుట్ లెట్ స్ట్రీమ్ లో ఎంథాల్పీ ఉంటుంది మీకు విస్తరణ వాల్వ్ మరియు అక్కడ ఇన్లెట్ స్ట్రీమ్ లు తెలిసిన మొత్తం ఎంథాల్పీ తెలుసు ఇప్పుడు వీటి ప్రకారం మనం ఈ మెటీరియల్ బ్యాలెన్స్ చేసినట్లయితే మీకు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ లు తెలుసు అవుట్ లెట్ స్ట్రీమ్ ల వద్ద కాంపోనెంట్ లు ఏమిటో మనం చూడవచ్చు ఇది ప్రాథమికంగా ఆ రిఫ్రిజిరెంట్ యొక్క ఆవిరి మరియు ఇది xv వేపర్ మరియు 180 పాయింట్ లోనికి మీకు కిలోజౌల్ తెలుసు ఎందుకంటే ఇది మీకు నిర్ధిష్ట వేడిమి ఆవిరి 180 96 అని మీకు తెలుసు కాబట్టి ఈ ఆవిరి కోసం ఎంథాల్పీ ఉందని మీకు తెలిసిన ఈ మొత్తం అని మేము చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ 1 - xv 14 inti 1 - xv kg లోనికి ఈ మొత్తం ద్రవం ఆ రిఫ్రిజిరెంట్ లో ఉంటుందని మీకు తెలుసు మరియు ఇక్కడ ఆ ద్రవం కోసం ఎంథాల్పీ 22 33కిలో జౌల్ మీరు దానిని గుణించాలి కాబట్టి అంతిమంగా ఈ మొత్తం మీకు ఆ అవుట్ లెట్ స్ట్రీమ్ లలో ఆ ద్రవం యొక్క ఎంథాల్పీని మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్మిట్ చేయడం వల్ల మీకు అవుట్ లెట్ స్ట్రీమ్ లు తెలుసు ప్రాథమికంగా ఈ సమీకరణం నుండి ఈ భాగం ఇక్కడ సరే ఈ రెండింటి సంక్షిప్తీకరణగా వస్తుంది అదేవిధంగా ఇన్లెట్ స్ట్రీమ్ లోని ఇతర కాంపోనెంట్ లు ఇక్కడ ఒకే ఒక స్ట్రీమ్ మాత్రమే ఉన్నాయి కనుక మనం చెప్పగలం కాబట్టి ద్రవ రిఫ్రిజిరెంట్ ఇది ఎంథాల్పీ అని పిలువబడే దానిని 64 66 గా చెప్పవచ్చు మరియు మొత్తం ఆ ద్రవ రిఫ్రిజిరెంట్ యొక్క 18 14 by 64 66 66 కిలో జౌల్ పర్ కెజి తో గుణించాలి అప్పుడు మీరు ఈ కాంపోనెంట్ యొక్క సంక్షిప్తీకరణను ఇక్కడ పొందవచ్చు కాబట్టి ఈ సమీకరణం ప్రకారం మేము మీకు తెలిసిన సమీకరణాన్ని ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి దీని నుండి మీరు ఈ సమస్యను ఎక్స్ వి కోసం పరిష్కరిస్తే మీరు ఈ ఎక్స్ వి ని పొందవచ్చు ఇది 0 267 కు సమానం అవుతుంది అది అక్కడ 26 7 ఎవాపరేటర్లు అక్కడ ఆవిరైపోతుంది కాబట్టి ఈ రిఫ్రిజిరేషన్ ప్రక్రియలో 26 7 లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఆవిరైపోతుంది తరువాత ప్రశ్న ఏమిటంటే ఆవిరైపోయే రిఫ్రిజిరెంట్ కు వేడిబదిలీ రేటు మీకు తెలుసు ఇప్పుడు మనం అక్కడ మళ్ళీ ఎవాపరేటర్ కాయిల్ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తే ఇన్ లెట్ స్ట్రీమ్ ల్లో ఆ రిఫ్రిజిరెంట్ యొక్క ప్రవాహ రేటు నిమిషానికి 18 14kg లు మరియు కాయిల్ లోని ఆవిరి యొక్క భాగం ప్రాథమికంగా విస్తరణ వాల్వ్ నుండి బయటకు వస్తోంది ఇది ప్రాథమికంగా 0 267 మీకు ఆవిరి రిఫ్రిజిరెంట్ తెలుసు ఈ వేపర్ రిఫ్రిజిరెంట్ ఈ ఎవాపరేటర్ కాయిల్ కు వెళుతుంది మరియు వేడి పొందిన తరువాత ఈ ఎవాపరేషన్ కాయిల్ నుంచి బయటకు వెళ్లడం ఆ వేడి మీకు తెలియదు తద్వారా ఇక్కడ వేడి సరఫరా చేయబడుతుంది తద్వారా వేడి రేటు మీకు తెలుసు లెక్కించబడుతుంది కానీ ఆ ఎవాపరేటర్ నుండి బయటకు వస్తున్న ఆ ఆవిరి యొక్క ఎంథాల్పీ kgకు 180 96 kilojoule మరియు 81 358 kilopascal ప్రెషర్ మరియు 258 15 K ఉష్ణోగ్రత వద్ద మీరు చూస్తారు అయితే ఇన్ లెట్ కండిషన్ వద్ద ఈ ఆవిరి యొక్క ఎంథాల్పీ కిలోకు 180 96 kilojoules అని మీకు తెలుసు అయితే లిక్విడ్ ఎంథాల్పీ kilojoule per kg కాబట్టి ఇక్కడ ఆ ఆవిరి యొక్క భాగం ఆ ఎవపోరాశిన్ కాయిల్ కు అదేవిధంగా ఆ రిఫ్రిజిరెంట్ యొక్క ఇతర భాగానికి వస్తుందని మీకు తెలుసు అది 1 0 267 ద్రవంగా రిఫ్రిజిరెంట్ యొక్క భాగం ఆ ఎవాపరేటర్ కాయిల్ కు వెళుతుంది ఇప్పుడు ఆ సందర్భంలో సరఫరా చేయబడిన శక్తి మీకు తెలిసిన మొత్తం ఏమిటో ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆ ఎనర్జీ బాలన్స్ ను చేస్తే కాబట్టి మేము మీకు తెలుసు పొటెన్షియల్ ఎనెర్జి కూడా షాఫ్ట్ వాల్వ్ నిర్లక్ష్యం చేయబడుతుంది కాబట్టి Q dot delta H dot కు సమానమని మీకు తెలుసు ఇప్పుడు దీని నుండి Q dot ను మనం ఎంథాల్పీ మార్పు నుండి పొందవచ్చు ఈ ఇన్ లెట్ కండిషన్ లో ఎంథాల్పీ అంటే ఏమిటి మీకు ఎవాపరేటర్ కాయిల్ తెలుసు ఇది ఉంటుంది మళ్ళీ కానీ ఇక్కడ ఉన్న ఆవిరి భాగం లో ఇది ఇది మీ అని మీకు తెలిసిన అవుట్ లెట్ స్ట్రీమ్ ల్లో అవుట్ లెట్ పరిస్థితులు మీకు తెలుసు అయితే ఇన్ లెట్ కండిషన్ లు ఇది మీ లిక్విడ్ అని మీకు తెలుసు ఆ రిఫ్రిజిరెంట్ మీకు తెలుసు ఇది ప్రాథమికంగా ఈ ద్రవ భాగాలు 0 733 ఇది మీకు 1 0 267 అని మనం చెప్పవచ్చు కాబట్టి ఆ ఎవాపరేటర్ వాల్వ్ లోనికి ఫ్రాక్షన్స్ అఫ్ లిక్విడ్ ప్రవేశిస్తాయని మీకు తెలుసు దానితో పాటు ఆవిరైపోయినట్లుగా మీకు తెలుసు ఆ విస్తరణ వాల్వ్ నుంచి బయటకు వచ్చే ఆవిరి మీకు తెలుసు తద్వారా అది కూడా ఉంటుంది ఎంథాల్పీ మార్పు గురించి మీకు తెలిసిన వారందరినీ జోడించడం మరియు చివరగా మీరు Q dot యొక్క ఈ విలువను నిమిషానికి 2110 11 kilojoule కు సమానంగా ఉంటుందని మీకు తెలిసిన తరువాత బ్యాలెన్స్ చేయడం కాబట్టి ఈ విధంగా మీకు తెలిసిన వేడి శక్తి ఏమిటో మనం లెక్కించవచ్చు మీకు తెలిసిన ఎవాపరేటర్ కాయిల్ ఆ ద్రవ రిఫ్రిజిరెంట్ ఆవిరైపోతుంది మరియు అక్కడ ఒక నిర్దిష్ట ప్రెషర్ వద్ద కంప్రెసర్ మీకు తెలుసు అది ఈ విధంగా లెక్కించబడుతుంది మీకు డిస్టిలేషన్ ప్రాసెస్స్వేదన ప్రక్రియ గురించి తెలిసిన మరో ఉదాహరణను చేద్దాం అక్కడ ఆ డిస్టిలేషన్ కాలమ్ నుండి మీకు తెలిసిన అనేక అవుట్ పుట్ అక్కడ ఉంటుందని మీరు చూస్తారు అయితే ఆ ఫీడ్ స్ట్రీమ్ ల యొక్క ఒక ఇన్ లెట్ డిస్టిలేషన్ కాలమ్ కు ఉంటుంది అక్కడ మీకు ఇక్కడ ఒక ఉదాహరణగా తెలుసు ఇది మీకు తెలియజేయండి అసిటోన్ మరియు అసిటిక్ ఆసిడ్ మిక్స్టూర్ మీకు తెలిసిన మీకు తెలిసిన డిస్టిలేషన్ కాలమ్ ద్వారా పంపబడుతుంది అక్కడ ఆ బొయిలింగ్ పాయింట్ ఉష్ణోగ్రత ఆధారంగా అది ఆవిరైపోతుంది ఈ సందర్భంలో ఆ డిస్టిలేషన్ యొక్క దిగువ నుండి మీకు తెలుసు ఎందుకంటే మీ యొక్క దిగువ ఉత్పత్తులు అసిటోన్ మరియు అసిటిక్ ఆసిడ్ యొక్క నిర్దిష్ట శాతం తెలుసు మరియు మీకు డిస్టిలేషన్ కాలమ్ కొంత మొత్తం తెలుసు అని మీకు తెలుసు ఆవిరి అవుతుందని మీకు తెలుసు లేదా ఆవిరి దశ పై నుండి బయటకు వస్తుంది మరియు తరువాత కండెన్సర్ ద్వారా అది పంపబడుతుంది మరియు ఆ ఆవిరి భాగాలను కండెన్సచేయబడిన తరువాత అది వస్తుంది మీకు ద్రవం తెలుసు మరియు ఆ ద్రవం యొక్క కొంత మొత్తం మీకు రిఫ్లక్స్ గా డిస్టిలేషన్ కాలమ్ గా తిరిగి పంపబడుతుందని మీకు తెలుసు అయితే ఇతర భాగాలు మీకు తెలిసినట్లుగా ఎసిటోన్ మరియు ఎసిటిక్ యాసిడ్ యొక్క కొంత శాతం వంటి ఓవర్ హెడ్ ప్రొడక్ట్ గా బయటకు తీయబడతాయి కాబట్టి ఎసిటోన్ నుండి ఓవర్ హెడ్ ఉత్పత్తిలో ఎసిటిక్ ఆమ్లం కంటే తక్కువ బొయిలింగ్ పాయింట్ మీకు తెలుసు కాబట్టి ఎసిటిక్ ఆమ్లం యొక్క గరిష్ట భాగం ఓవర్ హెడ్ ఉత్పత్తిలో ఉంటుందని మేము చెప్పవచ్చు అయితే దిగువ ఉత్పత్తిలో ఎసిటోన్ ఉంటుందని మీకు తెలిసిన చిన్న మొత్తంలో మీకు తెలుసు అయితే డిస్టిలేషన్ యొక్క దిగువ భాగంలో ద్రవంగా గరిష్ట భాగం ఎసిటిక్ ఆమ్లంగా ఉంటుంది మరియు ఈ దిగువ భాగం నుండి ఒక రీబాయిలర్ ను డిస్టిలేషన్ కాలమ్ కు తిరిగి పంపడానికి ఉపయోగించాలి ఆ మొత్తంలో మీకు మళ్ళీ డిస్టిలేషన్ డిస్టిలేషన్ ప్రాసెస్ కోసం ఉత్పత్తి తెలుసు కాబట్టి ఈ విధంగా ఈ డిస్టిలేషన్ కాలమ్ ఆపరేట్ చేయబడినట్లు మీకు నిరంతరం తెలుసు అని మీకు తెలుసు ఈ సందర్భంలో మీరు ప్రాసెస్ కు అవసరమైన నెట్ హీట్ ఎంత అని లెక్కించాలి మరియు రీబాయిలర్ కు ఇన్ పుట్ వేడి చేయండి మరియు మీకు తెలిసిన కండెన్సర్ నుంచి తొలగించబడ్డ వేడిమి లెక్కించండి దాని ఆధారంగా మీరు లెక్కించాల్సిన ప్రక్రియకు అవసరమైన నెట్ హీట్ ఎంత అని మీరు పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ వంటి కొంత మొత్తంలో వేడిని మీరు పరిగణనలోకి తీసుకుంటే 100 mole వేడిని మీరు తెలుసుకుంటారు కాబట్టి దీని కోసం మీకు కొంత డేటా అవసరం కాబట్టి ఆవిరి టేబుల్ నుండి మీరు ఒకదానిగా ప్రాతినిధ్యం వహిస్తే ఫీడ్ కోసం ఈ డేటా ను కలిగి ఉన్నారని మీరు తెలుసుకోవచ్చు మరియు మీలో 65 మోల్ శాతం మిశ్రమం యొక్క 67 5 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫీడ్ లిక్విడ్ కు ఎసిటోన్ మరియు అక్కడ 35 ఎసిటిక్ ఆమ్లం తెలుసు మరియు ఓవర్ హెడ్ లో ఒక స్ట్రీమ్ రెండు గా మేము మీకు తెలుసు 63 0 డిగ్రీల సెల్సియస్ ఆవిరి ఇక్కడ మీలో 98 mole శాతం ఎసిటోన్ తెలుసు మరియు 2 ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది స్ట్రీమ్ మూడులో లిక్విడ్ ఓవర్ హెడ్ ప్రొడక్ట్ అక్కడ డిస్టిలేషన్ కాలమ్ కు తిరిగి పంపబడుతుందని మీకు తెలిసిన కొంత మొత్తాన్ని మీరు చూస్తారు మరియు అక్కడ అది రిఫ్లక్స్ వలే పంపబడుతుందని మీరు చూస్తారు కాబట్టి మనం దీనిని రిఫ్లక్స్ కింద కలిగి ఉండవచ్చు మరియు అది ద్రవంగా ఉంటుంది మరియు ఇది ఉష్ణోగ్రత 56 8 డిగ్రీల సెల్సియస్ వద్ద డిస్టిలేషన్ కాలమ్ కు పంపబడుతుంది అయితే కంపోసిషన్ అనేది దాని నుంచి వస్తున్నవిధంగానే ఉంటుంది అక్కడ ఓవర్ హెడ్ ప్రొడక్ట్ మీకు తెలుసు అదేవిధంగా ఆ స్ట్రీమ్ నాలుగు నుంచి ఓవర్ హెడ్ ప్రొడక్ట్ అదే కంపోసిషన్ మరియు ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని మీరు చెప్పవచ్చు ఇది మీకు తెలిసిన దానికి తిరిగి పంపబడుతుంది రిఫ్లక్స్ వలే డిస్టిలేషన్న కాలమ్ మరియు దిగువ ఉత్పత్తి ఇక్కడ స్ట్రీమ్ పైపులో ఉష్ణోగ్రత 98 7 డిగ్రీల సెల్సియస్ మరియు ఆ భాగాలలో మోల్ భాగం ఎసిటోన్ లో 15 5 మరియు ఎసిటిక్ ఆమ్లం లో 84 5 ఉంటుందని చెప్పవచ్చు ఆ రీబాయిలర్ ద్వారా ద్రవ భాగాలను తిరిగి ఉడికించిన తరువాత 98 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద స్వేదన కాలమ్ కు పంపడానికి ఒక బాయిల్ అప్ గా మీకు తెలుసు అని మీరు చెప్పవచ్చు అయితే దానిలో మోల్ భాగం మీకు ఎసిటిక్ లేదా ఎసిటోన్ తెలుసు ఇది 54 4 మోల్ శాతం మరియు ఎసిటిక్ ఆమ్లం దానిలో 45 6 ఉంటుంది ఈ సందర్భంలో మీరు ఈ విభిన్న స్ట్రీమ్ ల యొక్క విభిన్న ఉష్ణోగ్రత వద్ద కనుగొనాలి ఇక్కడ మీకు తెలిసిన థర్మోడైనమిక్ డేటా ఏమిటి మీరు దాని నుండి పొందగల ఎంథాల్పీ మార్పు ఏమిటి అనేది ఇక్కడ ఈ టేబుల్ లో ఇవ్వబడింది కాబట్టి దీని నుండి మేము మీకు భిన్నంగా తెలుసు అని లెక్కించవచ్చు మీకు తెలుసు అని తెలుసుకోవడానికి మేము ఆ ఎనర్జీ బాలన్స్ ను చేయగలమని చెప్పవచ్చు ప్రక్రియ కోసం నెట్ హీట్ ఆవశ్యకత ఈ మొత్తం గురించి మనం తెలుసుకోగలం ఈ మొత్తం గురించి వివరించవచ్చు స్లైడ్ లో చూపించిన విధంగా ఈ చిత్రంలోని అన్ని విషయాలు మీకు తెలిసిన విభిన్న ఉష్ణోగ్రత మరియు మోల్ ఫ్రాక్షన్స్ తో మీకు స్కీమాటిక్ డయాగ్రమ్ తెలుసు కాబట్టి దయచేసి ఈ విధంగా వెళ్ళండి ఆ భాగాలలో కొంత భాగం ఈ డిస్టిలేషన్ కాలమ్ యొక్క పై నుండి ఓవర్ హెడ్ గా బయటకు వస్తోంది మరియు ఆ డిస్టిలేషన్ కాలమ్ లోకి వెళుతున్న ఆ భాగాల యొక్క భాగాలు ఏమిటి మరియు అది అక్కడ దిగువ ఉత్పత్తులుగా వస్తోంది రీబాయిలర్ Qr వేడి అవసరం అవుతుంది మరియు ఉష్ణోగ్రత ఎంత కాబట్టి ఇవన్నీ ఈ డిస్టిలేషన్ కాలమ్ లో ఇక్కడ పేర్కొనబడ్డాయి ఈ బ్యాలెన్స్ మీరు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ లో మొదటిది కావొచ్చు ఓవర్ హెడ్ ప్రొడక్ట్ వస్తుందని మీకు ఎంత తెలుసు దిగువ ప్రొడక్ట్ లు కూడా ఇక్కడ ఆ మెటీరియల్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కించబడ్డాయని మీకు తెలుసు మెటీరియల్ బ్యాలెన్స్ మరియు ఎనర్జీ బ్యాలెన్స్ ఏకకాలంలో పరిగణనలోకి తీసుకోబడతాయి ఫీడ్ యొక్క నిర్ధిష్ట రేటు మీకు డిస్టిలేట్ తెలుసు మరియు ఇది ఓవర్ హెడ్ ప్రొడక్ట్ నుంచి బయటకు వస్తుందని మరియు ఇది బాటమ్ ప్రొడక్ట్ వలే బయటకు వస్తుందని మీకు తెలుసు ఇప్పుడు ఆ మొత్తం ఏమిటి అది మీకు తెలియదు ఒకవేళ మనం మెటీరియల్ బ్యాలెన్స్ చేసినట్లయితే మీరు దానిని అక్కడ కనుగొనవచ్చు ఇప్పుడు మనం అక్కడ మొత్తం మోల్ గా మొత్తం బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ ఇన్ లెట్ 100 అని చెప్పవచ్చు అవుట్ లెట్ ఇక్కడ ఉందని మీకు తెలిసిన అవుట్ లెట్ ఏమిటి ఈ డయాగ్రమ్ ప్రకారంగా ఇది ఇవ్వబడింది పటంలో పేర్కొన్నవిధంగా 0 5 మరియు మీరు ప్లస్ ఇక్కడ n5 n5 ఇక్కడ ఉన్నారని మీకు తెలుసు అది ఏమిటి ఇది మీ n5 ఇది బాటమ్ ప్రొడక్ట్ కాబట్టి ఈ సందర్భంలో మేము ఈ సమీకరణం ద్వారా ఇక్కడ ఈ మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ చేయవచ్చు మరియు మేము మీకు తెలిసిన మెటీరియల్ బ్యాలెన్స్ ఈ సందర్భంలో ఇక్కడ ఎసిటోన్ తెలుసు మేము 0 65 నుండి 100 వరకు చెప్పవచ్చు అప్పుడు అది 0 98 into 0 దీని ప్రకారం ఈ మెటీరియల్ బ్యాలెన్స్ మీరు ఈ కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ చేసినట్లయితే మరియు ఈ రెండు సమీకరణాన్ని పరిష్కరిస్తే అక్కడ ఎసిటోన్ కొరకు n2 సమీకరణాన్ని మనం పొందవచ్చు ఇది 120 మోల్ మరియు n5 40 మోల్ కు సమానం అవుతుంది మీలోని మోల్స్ కు డిస్టిలేషన్ కాలమ్ ఆవిరిగా తెలుసు కనుక దాని నుంచి బయటకు వచ్చే మొత్తం మోల్స్ 120 అని అర్థం దిగువ ఉత్పత్తి ని మీరు తెలుసు ఈ మొత్తం n5 ఇది 40mol కాబట్టి ఇక్కడ ఓవర్ హెడ్ స్ట్రీమ్ వద్ద ప్రోడక్ట్ ఫ్లో రేట్స్ ను ఉత్పత్తి ప్రవాహ రేట్ల మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇది 0 5 into 120 into 0 98 వరకు ఉంటుంది కాబట్టి ఇది కేవలం 58 8 mol Aకు సమానం మరియు B 0 5 into 120 into 0 02 కు సమానం అవుతుంది ఇది 1 2 మోల్ బి అవుతుంది మరియు దిగువన ఇక్కడ mol A మరియు mol B మొత్తం ఎంత ఉంటుంది ఇక్కడ mol A అంటే ఇక్కడ మనం ప్రాథమికంగా ఎసిటోన్ మరియు mol B అనేది ప్రాథమికంగా ఎసిటిక్ ఆమ్లం అని చూస్తాము కాబట్టి మేము ఇక్కడ చెప్పవచ్చు ఈ మొత్తంలో ఎసిటోన్ మరియు ఈ మొత్తం మీకు తెలుసు ఎసిటిక్ ఆమ్లం దిగువ నుండి బయటకు వస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు మొత్తం ఎనర్జీ బాలన్స్ ను మళ్ళీ చేస్తే పొటెన్షియల్ ఎనెర్జి నిర్లక్ష్యం చేయబడుతుంది మరియు షాఫ్ట్ పనిని నిర్లక్ష్యం చేయాలి మరియు delta E యొక్క కొన్ని మీకు తెలుసు మీకు తెలిసిన ఇతర ఫేజ్ చేంజ్ ఎనెర్జి మీకు చాలా తక్కువ అని తెలుసు మొత్తం మీద మనం ఇది మీకు కైనెటిక్ ఎనెర్జి అని చెప్పవచ్చు అది కూడా నిర్లక్ష్యం చేయబడుతుందని మీరు చెప్పవచ్చు కాబట్టి మొత్తం మీద ఈ Q ΔH సమానం అని చెప్పవచ్చు ఈ సందర్భంలో ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ లు ఏమిటి దీని ఆధారంగా మనం ఇక్కడ ఆ ఎనర్జీ బాలన్స్ ను చేయగలం ఇప్పుడు ఈ ఎనర్జీ బాలన్స్ నుండి మనం నేరుగా వ్రాయవచ్చు Q ఇక్కడ సమానం అని మరియు ఈ ఇన్లెట్ మరియు అవుట్ లెట్ పరిస్థితుల్లో ఈ విలువను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఈ విలువను చివరకు 2 63 ఇంటు 10 టు ద పవర్ అఫ్ 4 కెలొరీ కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విలువలు ఉన్నాయని విభిన్న ఉష్ణోగ్రతవద్ద ఇవ్వబడ్డ విలువను టేబుల్ లో మీకు తెలుసు ఆ తరువాత కండెన్సర్ లో నష్టం గురించి మీకు తెలిసిన వేడి ఏమిటో మీరు తెలుసుకోవాలని మీకు తెలుసు ఇది మెటీరియల్ బ్యాలెన్స్ ఎంత అని కూడా మీకు తెలుసు మీలోని ఎసిటోన్ మోల్స్ ఆ కండెన్సర్ గుండా ప్రవహిస్తాయని మీకు తెలుసు మరియు ఆ ఎసిటిక్ ఆమ్లం యొక్క మోల్స్ కండెన్సర్ గుండా ప్రవహిస్తాయి దానికి అనుగుణంగా మీరు ఆ కండెన్సర్ కొరకు ఎనర్జీ బాలన్స్ ను తెలుసని మీరు మళ్లీ చేయవచ్చు ఇప్పుడు దానికి అనుగుణంగా మీరు అక్కడ ఎంథాల్పీ యొక్క విలువను భర్తీ చేస్తే మీరు దీనిని పొందవచ్చు ఇక్కడ 8 77 ఇంటు 10 టు ద పవర్ అఫ్ 4 కెలొరీ ఎంథాల్పీ మార్పు మీకు తెలుసు ఇది కండెన్సర్ నుండి వేడిని తొలగించే ఇప్పుడు ఈ సందర్భంలో సిస్టమ్ మరియు Qc మరియు Qr ర్కాకుండా ఇతర పరిసరాల మధ్య అతి తక్కువ వేడి మిరుమిట్లు బదిలీ ని ఊహించండి తద్వారాఈ క్యూఆర్ అనేది Q - Qc సమానం అవుతుంది ఇది ఇక్కడ తో సమానం ఉంటుంది మేము 4 2 63 ఇంటు 10 టు ద పవర్ అఫ్ 4 మైనస్ 8 77 ఇంటు 10 టు ద పవర్ అఫ్ 5 చెప్పవచ్చు దీని నుండి ఈ 9 03 ఇంటు 10 టు ద పవర్ అఫ్ 5 calorie heat రీబాయిలర్ కు జోడించాలని చెప్పవచ్చు ఎందుకంటే Qr మీకు తెలిసిన రీబాయిలర్ హీట్ ఎనర్జీ మీకు తెలుసు Q అనేది ఇక్కడ మొత్తం ఈ సమీకరణం ద్వారా ఇప్పటికే మనం లెక్కించిన శక్తి మొత్తం ప్రక్రియకు అవసరమైన వేడిగురించి మీకు తెలుసు మరియు మీరు దానిని తీసివేస్తే మీకు తెలుసా కండెన్సర్ వేడి ఆ కండెన్సర్ నుండి బయటకు వస్తోంది అప్పుడు మీరు దీన్ని పొందవచ్చు అప్పుడు మీరు వేడి వాస్తవానికి అక్కడ రీబాయిలర్ కు సరఫరా చేయబడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు డిస్టిలేషన్ కాలమ్ కోసం ఎనర్జీ బాలన్స్ ను చేయగలరని మీరు తెలుసుకోవచ్చు దీని ఆధారంగా వ్యాపారిజాషన్ ప్రక్రియకు మరో ఉదాహరణ చేద్దాం మీకు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ప్రతి 100 కిలోల లిక్విడ్ కి 5 కిలోల ఉప్పును కలిగి ఉన్న లిక్విడ్ ఎవాపరేటర్ లో 20 కు ఆవిరైపోతుంది లిక్విడ్ యొక్క హీట్ కెపాసిటీ కిలో డిగ్రీ సెల్సియస్ కు 0 98 కిలో కేలరీలు మరియు 20 ద్రావణం 0 ఇప్పుడు ఫీడ్ టెంపరేచర్ మీకు 30 డిగ్రీల సెల్సియస్ అని తెలుసు ఎవాపరేటర్ లో బొయిలింగ్ పాయింట్ 105 డిగ్రీల సెల్సియస్ మరుగుతున్న ద్రావణం నుంచి 1 కిలో నీటిని ఆవిరి చేయడానికి 540 కిలోకేలరీలు అవసరం అవుతాయి ఇప్పుడు ఆవిరి కిలోకు 525 కిలోకేలరీలు గా ఆవిరి యొక్క లేటెంట్ హీట్ ని మాత్రమే వదులుతుంది ఇప్పుడు ఈ సూత్రం ఆధారంగా కిలో ఫీడ్ కు ఎన్ని కిలోల ఆవిరి అవసరమో మీరు లెక్కించాలి మరియు కౌంటర్ కరెంట్ ద్వారా ఆ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ న్ని అమలు చేయాలని ప్రతిపాదించబడింది ఫీడ్ ని ప్రీహీట్ చేయడం మీకు తెలిసిన హీట్ ఎక్స్ఛేంజర్ మీకు తెలుసు ఒకవేళ కాన్సంట్రేషన్ సొల్యూషన్ అయితే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ 105 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరచబడుతుంది అలాంటప్పుడు అక్కడ ఫీడ్ స్ట్రీమ్ కు ఎంత వేడిని బదిలీ చేయాలి ఈ సమస్య ప్రకారం ఆవిరి వినియోగంఎంత శాతం తగ్గుతుంది అనే విషయాన్ని మీరు లెక్కించాల్సి ఉంటుంది ఈ లెక్కింపును ఇక్కడ చేద్దాం దీని కోసం మీకు ఎవాపరేషన్ ప్రక్రియ తెలుసు ఒక ప్రాతిపదికగా మనం 100 కిలోల లిక్విడ్ న్ని తీసుకోవచ్చు ఇక్కడ బరువు శాతంలో 5 ఉప్పు ఆ ఆవిరికి ఆత్మాశ్రయమైనది అని మీరు చెప్పవచ్చు మరియు ఇక్కడ పటం ప్రకారం స్లైడ్ లో ఇక్కడ చూపించిన విధంగా ఇది ఒక ఎవాపరేటర్ 5 ఉప్పు యొక్క ఫీడ్ ద్రావణం ఆవిరైపోవడానికి ఆ ఎవాపరేటర్ లోనికి ప్రవేశిస్తుందని మీకు తెలుసు కనుక F ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది P అనేది 20 ఉప్పు యొక్క ప్రోడక్ట్ సొల్యూషన్ మరియు కిలోలో ఉన్న వ్యాపారిజాషన్ అమౌంట్ మీకు తెలిసిన ది ఆ ఆవిరి కోసం ఉపయోగించే ఆవిరి మీకు తెలుసా మరియు సి అనేది కిలోలో స్టీమ్ చెస్ట్ నుండి పొందే కండెన్సేట్ ఇప్పుడు మీకు తెలిసిన వారందరినీ తెలుసుకోవడానికి మనం మెటీరియల్ బ్యాలెన్స్ చేసినట్లయితే వచ్చే మరియు బయటకు వచ్చే మొత్తాన్ని స్ట్రీమ్ చేయండి దీని ఆధారంగా మనం ఇ ఇక్కడ 75 కిలోలకు సమానం అవుతుంది 20 ఉప్పు యొక్క ప్రోడక్ట్ సొల్యూషన్ 25 గా వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ F వంటి మొత్తం బ్యాలెన్స్ ను మనం చేయాలి మీరు అలా చేస్తే పరిష్కారం మరియు సాల్ట్ బాలన్స్ మీకు తెలిసిన కోసం ఇక్కడ మొత్తం బాలన్స్ E P మొత్తం బాలన్స్ కు సమానం ఈ ఫీడ్ స్ట్రీమ్ లో ఉప్పు మొత్తం 5 అయితే ఉప్పు మొత్తంలో ఉత్పత్తులు మీకు 20 మాత్రమే తెలుసు దాని ప్రకారం సాల్ట్ బాలన్స్ మీకు తెలుసు దీనిని లెక్కించండి ఆ ఆవిరి నుండి బయటకు వచ్చే ఉత్పత్తి ఏమిటో మీకు తెలుసు ఆ మొత్తం కిలోలో 25 కు సమానం అందువల్ల మీరు ఈ మొత్తం బ్యాలెన్స్ లో ఈ ప్రొడక్ట్ విలువను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీరు ఈ విధంగా ఎవాపరేషన్ అమౌంట్ ని మీరు పొందవచ్చు మరియు ఈ కాలిక్యులేషన్ ప్రకారం అది 75 కిలోలు మీరు అక్కడ ఎనర్జీ బాలన్స్ ను చేయాలి ఇప్పుడు ఆ ఎనర్జీ బాలన్స్ కోసం మీరు కొంత రిఫరెన్స్ ఉష్ణోగ్రతను పరిగణనలోకి తీసుకోవాలి ఈ సందర్భంలో రిఫరెన్స్ ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెల్సియస్ అని మనం పరిశీలిస్తున్నాం ఇప్పుడు అక్కడ వేడి ఇన్ పుట్ ఏమిటో మనం మొదట లెక్కించాలి ఇప్పుడు ఫీడ్ మొత్తం 100 కిలోలు కనుక ఫీడ్ తో వేడి సమానం అవుతుంది ఆ ఫీడ్ స్ట్రీమ్ యొక్క స్పెసిఫిక్ హీట్ 0 98 మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం మీకు 30 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసు కాబట్టి ఈ మొత్తం 2940 kilocalorie of heat ఫీడ్ తో ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా ఆ ఎవాపరేటర్ లోనికి ప్రవేశించే ఆవిరితో వేడి చేయండి ఇక్కడ S into h plus 525 కిలోకేలరీలు ఈ సందర్భంలో మనం పరిశీలిస్తున్న సెన్సిబిల్ హీట్ ఎక్కడ ఉంది ఆవిరి మొత్తం మీకు తెలుసు మనం కేవలం S ని లెక్కించవచ్చు ఇది ఎంథాల్పీ ఇది అక్కడ ఆవిరి యొక్క S మొత్తానికి సెన్సిబిల్ హీట్ చేంజ్ మరియు అక్కడ కూడా to S into 525 525 కు సమానమైన లేటెంట్ హీట్ మీకు తెలిసిన కొంత మొత్తం ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఈ మొత్తం వేడి ఆ ఎవాపరేటర్ కు సరఫరా చేయబడిందని మీకు తెలుసు మరియు హీట్ తో బయటకు వస్తుంది మరియు ఇది కేవలం E into Cp dT plus lambda మళ్ళీ ఈ లాంబ్డా లేటెంట్ హీట్ అఫ్ వ్యాపారిజాషన్ కాబట్టి ఇక్కడ ఆ C p విలువ మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం 105 మరియు E మొత్తం 75 మరియు లేటెంట్ హీట్ అఫ్ వ్యాపారిజాషన్ఆవిరి యొక్క గుప్త వేడి 540 kilocalorie అప్పుడు మేము దీన్ని కలిగి ఉండవచ్చు అక్కడ 48217 5 kilocalorie లు ఆవిరితో వేడి అని మీకు తెలుసు అదేవిధంగా ఉత్పత్తితో వేడి మిగలడం అనేది మీకు 0 9 నుంచి 105 వరకు తెలుసు ఇది మీకు తెలిసిన మొత్తం అంటే ఒక ఉత్పత్తిగా బయటకు వస్తోంది మరియు 0 9 అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మరియు 105 అనేది ఉష్ణోగ్రత వ్యత్యాసం మరియు దీని ఆధారంగా ఇది కేవలం ఆ ప్రోడక్ట్ యొక్క సెన్సిబిల్ హీట్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇది 2362 5 కిలో కేలరీలుగా బయటకు వస్తోంది అదేవిధంగా కండెన్సేట్ తో వేడి ఎలా ఉండాలి అది కూడా లెక్కించాలి ఈ సందర్భంలో ఇక్కడ కండెన్సేట్ చేయండి అంటే ఆ ఆవిరిని కండెన్సింగ్ రూపంగా మార్చడం కాబట్టి దాని కోసం మీకు కొన్ని అవసరం మీకు కండెన్స్డ్ హీట్ తెలుసు అది ఇక్కడ hకు సమానం కాబట్టి అక్కడ కండెన్సేట్ తో మొత్తం వేడిమి మొత్తం S dot h అవుతుంది కాబట్టి ఇక్కడ హీట్ లెస్సెస్ స్వల్పంగా ఉంటాయని భావించినట్లయితే అన్ని వేడి అక్కడ ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో హీట్ ఇన్ పుట్ అక్కడ హీట్ అవుట్ పుట్ కు సమానం ఇక్కడ మనం ఆ హీట్ యొక్క బాలన్స్ ప్రకారం గా ఈ సమీకరణాన్ని వ్రాయవచ్చు మరియు దీని నుండి మీరు సెన్సిబిల్ హీట్ ని తెలుసు మరియు ఇతర భాగాలు అవి మరియు తరువాత మీరు అక్కడ ఆ ఆవిరి మొత్తం సరఫరా చేయబడాలి అని చెప్పవచ్చు కాబట్టి ఇది 90 74 కిలోలుగా బయటకు వస్తోంది దానికి ఆవిరిగా సరఫరా చేయబడిందని మీకు తెలుసు ఎవాపరేటర్ లోపల ఆ పరిష్కారాన్ని ఆవిరి చేస్తుందని మీకు తెలుసు అందువల్ల కిలో ఫీడ్ కు అవసరమైన కిలో ఆవిరి కేవలం 90 74 ఫీడ్ మొత్తం ద్వారా విభజించబడుతుంది అది అక్కడ 90 వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు మీకు తెలిసిన ది ఏమిటో లెక్కించవచ్చు మీలో కొంత భాగం ఫీడ్ స్ట్రీమ్ ను ఆవిరిగా తెలుసు ఇది ఎవాపరేటర్ కు సరఫరా చేయబడుతుంది అక్కడ ఆ లిక్విడ్ న్ని ఆవిరి చేస్తుంది మీకు తెలిసిన ది ఏమిటి అని మీరు లెక్కించాలి అక్కడ ఫీడ్ స్ట్రీమ్ కు హీట్ ట్రాన్స్ఫర్ చేయండి ఇది ప్రాథమికంగా ప్రొడక్ట్ స్ట్రీమ్ ద్వారా కోల్పోయిన వేడి కాబట్టి ఇక్కడ మెటీరియల్ బ్యాలెన్స్ నుండి ఈ సందర్భంలో మీరు దాని ఆధారంగా విభిన్న స్ట్రీమ్ మొత్తం తెలుసు అని లెక్కించాలి మరియు మేము పాక్షికంగా A చేసాము కాబట్టి మీకు తెలిసిన అన్ని ప్రవాహాలను ఉపయోగించాలి F C Cp ఈ సమస్యయొక్క ఈ భాగంలో ఆ విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ సందర్భంలో ప్రాథమికంగా Q గా పరిగణించబడే ఫీడ్ స్ట్రీమ్ కు బదిలీ చేయబడ్డ వేడిమి అక్కడ ప్రొడక్ట్ స్ట్రీమ్ ద్వారా కోల్పోయిన వేడికి సమానం అవుతుంది కాబట్టి ఈ Q P నుండి Cp into dT లోకి సమానం అవుతుంది దాని ప్రకారం కాన్స్టాంట్ ప్రెషర్ మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసం వద్ద ఆ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆధారంగా వివేకవంతమైన వేడిమీకు తెలుసు కాబట్టి ఇది మీకు 25 ఇంటూ 0 9 ఇంటూ 105 మైనస్ 50 వరకు తెలుసు అంటే ప్రాథమికంగా 1237 5 kilocalorie అక్కడ హీట్ ఎక్సచంగెర్ తర్వాత ఆ మేత యొక్క ఉష్ణోగ్రత ఎలా ఉండాలో పరిశీలిద్దాం కాబట్టి ఈ సందర్భంలో ఉష్ణోగ్రత TF అని మనంభావిస్తే కాబట్టి ఈ హీట్ బాలన్స్ ను FCF CF గా మనం చెప్పగలం ఆ ఫీడ్ స్ట్రీమ్ మరియు F యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఆ ఎవాపరేటర్ కు సరఫరా చేయబడే ఫీడ్ మొత్తం అని మీకు తెలుసు ఫీడ్ టెంపరేచర్ అనేది దాని నుంచ tF అయితే మీకు ఆవిరి ఉష్ణోగ్రత తెలుసు మనం దానిని తీసివేయవచ్చు అప్పుడు మనం దానిని తీసివేయవచ్చు ఇక్కడ 1237 5 వలే ఆ ఫీడ్ స్ట్రీమ్ యొక్క ఎంథాల్పీ మార్పు కాబట్టి ఈ సందర్భంలో ఫీడ్ స్ట్రీమ్ యొక్క ఉష్ణోగ్రత మీకు తెలిసినది ఏమిటి కాబట్టి ఈ ఫీడ్ స్ట్రీమ్ కొరకు ఈ హీట్ బ్యాలెన్స్ యొక్క ఈ సమీకరణాన్ని పరిష్కరించిన తరువాత tF 42 62 డిగ్రీల సెల్సియస్ కు సమానం అని మనం చెప్పవచ్చు ఇప్పుడు ఫీడ్ యొక్క వేడి పదార్థం 100 ఇంటూ 0 98 ఇంటూ 42 62 degrees Celsius కు సమానం అవుతుంది ఇది 0 డిగ్రీల సెల్సియస్ రిఫరెన్స్ ఉష్ణోగ్రత నుంచి మీ ఉష్ణోగ్రత వ్యత్యాసం చివరగా ఫీడ్ యొక్క వేడి కంటెంట్ 4176 76 కిలోకేలరీలుగా రావడానికి సమానం అని మీరు చెప్పవచ్చు మీరు ఎవాపరేటర్ చుట్టూ హీట్ బాలన్స్ ను చేస్తే అప్పుడు మీరు ప్రవేశించే ఈ మొత్తం ఫీడ్ మరియు దాని ప్రకారం అక్కడ ఉన్న శక్తి ఏమిటి మరియు ఆ ఆవిరి ద్వారా సరఫరా చేయబడే శక్తి ఏమిటి మరియు అది అక్కడ ఆ ప్రోడక్ట్ స్ట్రీమ్ నుండి బయటకు వస్తోంది మరియు దాని నుండి ఎవాపరేటర్ నుండి అక్కడ ఆవిరి భాగాలు తెలుసు ఈ విలువను ప్రత్యామ్నాయం చేసిన తరువాత ఎస్ 88 38 కిలోలకు సమానమని మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో ఆవిరి వినియోగం తగ్గడం మీరు చూస్తారు అది అక్కడ 90 74 88 38 గా వస్తుంది ఎందుకంటే ఈ సందర్భంలో ఈ ఆవిరి 88 కాబట్టి ఇంతకు ముందు ఆ ఆవిరి 90 కాబట్టి ప్రాథమికంగా ఆవిరి వినియోగం లో తగ్గింపు 2 6 కు సమానం ఈ విధంగా మనం ఆ తగ్గింపును లెక్కించవచ్చు ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ న్ని 105 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ కు చల్లబరచబడినట్లయితే పాదాలను ముందస్తుగా వేడి చేయడానికి కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్ఛేంజర్ ద్వారా కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ న్ని నడపాలని మనం ప్రతిపాదించినట్లయితే ఆవిరి వినియోగ ఫలితాలు ఎంత శాతం తగ్గుతాయి కాబట్టి ఈ విధంగా మనం ఆ ఎవాపరేటర్ కోసం ఆవిరి మొత్తాన్ని ఉపయోగించి దాని ఫీజిబిలిటీను కూడా లెక్కించవచ్చు దీనిని మార్చడం వల్ల ఉష్ణోగ్రత పరిస్థితి మరియు ప్రీహీటింగ్ కండిషన్ గురించి మీకు తెలుసు ఆ ఎవాపరేటర్ కొరకు గరిష్ట మొత్తంలో వేడి అవసరం అవుతుందని మీరు చూస్తారు కాబట్టి మీకు తెలుసు మేము ఏమి చేయాలో ప్రాసెస్ తెలుసు అని మీకు తెలుసు మీరు తెలుసుకోవాలి మీకు తెలిసిన ఒక నిర్దిష్ట ద్వారా పరిష్కారాన్ని ముందస్తుగా వేడి చేయండి తద్వారా ఆ ఆవిరి ప్రక్రియ కోసం తక్కువ మొత్తంలో ఆవిరిని ఉపయోగించడం మీకు తెలుస్తుంది మనం మరో ఉదాహరణ చేద్దాం ఎ౦దుక౦టే ఆ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధార౦గా ఆ ప్రక్రియలకు ఎనర్జీ బాలన్స్ని పరిష్కరి౦చడ౦ మీకు తెలుసు డ్రైయింగ్ ప్రక్రియకు మనం ఉదాహరణ చేద్దాం సమస్య ఏమిటంటే స్ప్రే డ్రైయర్ లో ఎండబెట్టాల్సిన పదార్థం యొక్క లిక్విడ్ సొల్యూషన్ వేడి వాయువు యొక్క ఆవిరిని మీకు తెలిసిన ఒక పిచికారీ చేస్తుంది ఇప్పుడు ఇన్ లెట్ గాలిని గంటకు 4000 meter cube గా ఇస్తారు ఇది సాధారణ ఉష్ణోగ్రత మరియు ప్రెషర్ వద్ద లెక్కించబడుతుంది మరియు ఉష్ణోగ్రత 300 డిగ్రీల సెల్సియస్ మరియు 780 మిల్లీమీటర్ల మెర్క్యురీ ప్రెషర్ మరియు అక్కడ కిలో డ్రైయర్ లో 0 005 కిలోల తేమ ఉంటుంది ఇన్ లెట్ సొల్యూషన్ గంటకు 300 కిలోలు సరఫరా చేయబడుతుంది ఇక్కడ 15 ఘనపదార్థాలు 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయి కాబట్టి మీరు వీటిని ఎండబెట్టాలి ఈ 15 సాలిడ్ పదార్థాల సొల్యూషన్న్ని మీరు స్లర్రీ అని అంటారు ఇప్పుడు అవుట్ లెట్ సాలిడ్ వద్ద ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అవుట్ లెట్ ఎయిర్ 760 మిల్లీమీటర్ల మెర్క్యురీ పీడనం వద్ద కిలో పొడి గాలికి తేమ శాతం 0 035 గా ఉండే పరిస్థితి 90 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు ఈ సందర్భంలో మీరు అవుట్ లెట్ సాలిడ్ కంపోసిషన్ మరియు అక్కడ రేడియేషన్ నష్టాన్ని లెక్కించాలి డ్రై సాలీడ్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ని మీరు గ్రాము డిగ్రీల సెల్సియస్ కు 0 2 కేలరీలు మరియు గ్యాస్ ల యొక్క వేడి గ్రాము డిగ్రీ సెల్సియస్ కు 0 24 కేలరీలు గా ఉంటుందని మీరు తెలుసుకుంటారు మనం ఇప్పుడు పరిష్కారం చేద్దాం లేదా ఈ సమస్యను ఇక్కడ పరిష్కరిద్దాం ఈ సందర్భంలో ఆ స్ప్రే డ్రైయర్ యొక్క ఒక గంట ఆపరేషన్ పరిగణించండి ఇక్కడ ఇది ఈ స్లైడ్ లో స్కీమాటిక్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది ఇక్కడ ఈ స్ప్రే డ్రైయర్ లో ఇన్ లెట్ సొల్యూషన్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది ఇక్కడ ఇన్ లెట్ గాలి 300 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్ధిష్ట తేమను 300 డిగ్రీల సెల్సియస్ వద్ద సరఫరా చేయాలని మీకు తెలుసు మీకు 300 డిగ్రీల సెల్సియస్ వద్ద స్ప్రే డ్రైయర్ తెలుసు మరియు ఎండబెట్టిన తరువాత అవుట్ లెట్ గాలి నిర్ధిష్ట తేమ కంటెంట్ తో 90 డిగ్రీల సెల్సియస్ వద్ద వస్తుందని మరియు తరువాత డ్రై ప్రోడక్ట్ గా బయటకు వస్తున్నదానిని సాలిడ్ చేస్తుందని మీరు చూడవచ్చు ఇది 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుందని మీరు చెప్పవచ్చు ఇప్పుడు దీని ఆధారంగా మీకు స్కీమాటిక్ డయాగ్రమ్ మరియు స్ట్రీమ్ లు తెలుసు అని మీకు తెలుసు ఆ మోల్స్ యొక్క గాలి లేదా ద్రావణం లో గాలి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీరు కొంత మెటీరియల్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని మీరు చూస్తారు గాలి మరియు దానితో పాటు ఉన్న నీటి ఆవిరి అక్కడ ఐడీఎల్ గ్యాస్ గా ప్రవర్తిస్తాయని భావించండి కాబట్టి ఈ సందర్భంలో n0 సంఖ్యలో mol of air మరియు నీటి ఆవిరి కలిపి ఆ స్ప్రే డ్రైయర్ కు వస్తోంది కాబట్టి ఈ సందర్భంలో ఇది ఆదర్శవాయువుగా ప్రవర్తిస్తుంది కాబట్టి మీరు ఈ ఆదర్శ వాయువు సమీకరణాన్ని ఇక్కడ వ్రాయవచ్చు n0 PVRTతో సమానం అవుతుంది కాబట్టి మీరు అక్కడ ఆ ఒత్తిడి మరియు వాల్యూమ్ ను భర్తీ చేస్తే ఈ సాధారణ ఉష్ణోగ్రత యొక్క యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్సార్వత్రిక వాయువు స్థిరాంకం R మరియు తరువాత ఉష్ణోగ్రత అని మీకు తెలుసు కాబట్టి 178 7 అంటే 57 కిలోల మోల్స్ అని మీకు తెలుసు గాలి మరియు నీటి ఆవిరి మిశ్రమం ఆ స్ప్రే డ్రైయర్ కు వస్తోంది ఇప్పుడు మీకు తెలుసు ప్రతి కిలో డ్రైయర్ కు నీటి తేమ ఉన్న ఇన్ లెట్ పరిస్థితి మీకు 0 005 కిలోలు తెలుసు అయితే ఒకవేళ మీరు దానిని మోల్ గా మార్చినట్లయితే ఈ కిగ్రా లేదా మాస్ ని దాని మోలెకులర్ వెయిట్ ద్వారా విభజించాలని మీకు తెలుసు చివరగా మీరు 0 008 మీరు ఆ గాలి మరియు నీటి ఆవిరి కలిసి మోల్స్ ఆ స్ప్రేయర్ కు వస్తున్నాయని మీకు తెలుసు అని చెప్పవచ్చు మరియు కిగ్రా మోల్ తడి గాలి ద్వారా కిగ్రా మోల్ పొడి గాలి ద్వారా మీరు ఇక్కడ పొందవచ్చు కేవలం ఆ 0 008 పొడి గాలి యొక్క ఒక మోల్ జోడించండి కాబట్టి ఇది కిలో మోల్ తడి గాలి యొక్క నిష్పత్తి కిగ్రా మోల్ పొడి గాలి ఆ తరువాత మీరు ఏమి చేయాలి అంటే ఆ స్ప్రే డ్రైయర్ లోనికి ప్రవేశించే పొడి గాలి యొక్క మొత్తం ఎంత మేరకు పొడి గాలి ని నమోదు చేస్తుందో మీరు తెలుసుకోవాలి ఇది మీకు 178 57 by 1 008 నాటికి తెలుసు 15 మరియు పొడి గాలి మొత్తం అవుతుంది అప్పుడు మీ పరంగా మాస్ వస్తుంది ఇది మోల్స్ కాబట్టి మీరు దానిని మోలెకులర్ వెయిట్ తో గుణించాలి అప్పుడు అది మీరు 5109kg వస్తుంది ఇప్పుడు ఎండిన తరువాత గాలి ద్వారా తొలగించబడే నీటి మొత్తం ఇక్కడ 5109 కిలోల పొడి గాలి వస్తోంది అప్పుడు దాని ప్రకారం ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ వద్ద ఆ తేమ ఏమిటి ఎండబెట్టే ప్రక్రియ మీకు తెలిసిన తేమ ఏమిటో మీరు లెక్కించవచ్చు ఇప్పుడు మీ వద్ద ఉన్న ఇనీషియల్ సొల్యూషన్ 15 సాలీడ్స్ ఇప్పుడు 255 కిలోల సొల్యూషన్ లో నీరు అప్పుడు 300 255 kgల సొల్యూషన్ లో సాలీడ్స్ అప్పుడు అది సాలీడ్ సొల్యూషన్ లో ఉన్న 45 కిలోలు ఉంటుందని మీకు తెలుసు ఇప్పుడు ఫైనల్ సాలీడ్స్ లో మిగిలిపోయిన నీరు ప్రాథమికంగా 255 మైనస్ ఇది 153 27 అంటే మీ మొత్తం నీరు తొలగించబడుతుంది కాబట్టి చివరి సాలీడ్స్ లో మిగిలిపోయిన నీరు 101 73 కిలోలకు సమానం ఇప్పుడు మనం ఎనర్జీ బ్యాలెన్స్ చేసినట్లయితే 0 డిగ్రీల సెల్సియస్ రిఫరెన్స్ ఉష్ణోగ్రతతో స్ప్రే డ్రైయర్ ని మీకు తెలుసు అప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత వద్ద 300 నుంచి 1 నుంచి 20 వరకు సొల్యూషన్ తో వేడిని మీరు తెలుసుకోవచ్చు ఇది 6000 కిలో కేలరీలకు సమానం ఇన్ లెట్ గాలితో వేడి చేయండి ఆ తేమ కంటెంట్ ప్రకారం గా మీకు తెలుసు మరియు మీకు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తెలుసు మరియు తరువాత ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం వద్ద అప్పుడు అది అంతిమ 369687 24 కిలోకేలరీలు వస్తుంది అదేవిధంగా హీట్ అవుట్ పుట్ తద్వారా లెక్కించబడుతుంది సాలీడ్స్ తో వేడి చేయండి ఇది ఈ మొత్తం మరియు అక్కడ ఉన్న సాలీడ్స్ మొత్తం ఎంత అని CPdT మాత్రమే అవుట్ లెట్ ఎయిర్ తో వేడి ఇది ఈ మొత్తంగా వస్తుంది ఈ ప్రక్రియలో ఉపయోగించే వేడి మిరుమిట్లు కేవలం ఈ నీటి ఆవిరి కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం వేడిని ప్రాథమికంగా అక్కడ ఉపయోగిస్తున్నారు కాబట్టి అక్కడ ఆ వేడి శక్తిని కోల్పోవడం ఏమిటి వేడి ఇన్ పుట్ ఉందని మీకు తెలుసు మేము లెక్కించిన మొత్తం వేడి ఇన్ పుట్ ఏమిటి ఇది 6000 plus ఇన్ లెట్ గాలితో వేడి మరియుసొల్యూషన్ తో వేడి చేయడం మీకు తెలుసు ఈ మొత్తం వేడి ఇన్ పుట్ వలే ఉంటుంది అయితే నీటి ఆవిరి కొరకు ఈ ప్రక్రియలో ఉపయోగించే వేడి42915 6 కిలోకేలరీలు అని మనం చూస్తాం ఇప్పుడు మీరు దానిని తీసివేస్తే అక్కడ ఆ వేడి అవుట్ పుట్ ఏమిటో మీరు పొందుతారు ఈ హీట్ అవుట్ పుట్ ప్రాథమికంగా 1173 84 మరియు ప్లస్ 114216 80 ఇప్పుడు మీరు వేడి ఉత్పత్తి ఆ వేడి ఇన్పుట్ నుండి ఉపయోగించిన వేడి మీరు రేడియేషన్ తెలుసు ద్వారా కోల్పోయిన ఈ మొత్తం వేడి మీరు తెలుసు చూడండి అన్ని తీసివేస్తే ఈ స్ప్రే డ్రైయర్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ కొరకు లెక్కించడం మీకు తెలుసు మరియు ఆ సాలిడ్ సొల్యూషన్ తో ఆ స్ప్రేయర్ కు ఎంథాల్పీ ని సరఫరా చేయాలని మీకు తెలుసు మరియు అవపోరాశిన్ ప్రక్రియ ద్వారా హీట్ ఎనర్జీని తొలగించిన తరువాత లేదా మీకు తెలిసిన ఎంథాల్పీ ని మార్చడం ద్వారా మరియు ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కండిషన్ వద్ద ఆ డ్రైయర్ యొక్క తేమ కంటెంట్ ని ఎలా ఎండబెట్టవచ్చు కాబట్టి ఈ ఉదాహరణలు మీకు కాన్సెప్ట్ తెలిసిన దీని ఆధారంగా ఇతర విభిన్న రకాల సమస్యలను పరిష్కరించడానికి మీకు సహాయపడతాయి మరియు డిస్టిలేషన్ కొరకు ఎనర్జీ బాలన్స్ సమస్య గురించి మేము చర్చించాము మీకు తెలిసిన ఎంట్రోపీ బ్యాలెన్స్ కాలిక్యులేషన్ మరియు మీకు రిఫ్రిజిరేషన్ ప్రక్రియ అవపోరాశిన్ ప్రాసెస్ మరియు ఈ ఎండబెట్టే ప్రక్రియ కోసం దీన్ని ఎలా చేయాలో మీకు తెలుసు స్లైడ్ ల్లో ఇక్కడ ఇవ్వబడ్డ ఈ టెక్ట్స్ బుక్ ల నుంచి ఈ రకమైన సమస్యలపై ప్రాక్టీస్ చేయడం గురించి మీకు మరింత తెలుసని నేను మీకు సూచిస్తున్నాను మీరు చేస్తే లేదా అక్కడ పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఈ ఉదాహరణపై మీరు అభ్యాసం చేస్తే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేటి ఉపన్యాసంలో స్లైడ్లలో చర్చించిన సమస్యను పరిగణనలోకి తీసుకోమని కూడా నేను ఇక్కడ సూచిస్తున్నాను ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా మీకు తెలిసిన ఇతర ఇతర విభిన్న రకాల సమస్యలను మరింత అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసు తదుపరి తరగతిలో విభిన్న ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ లతో మరింత ఉదాహరణతో ఆ ఎనర్జీ బాలన్స్ గురించి మరింత చర్చించడానికి ప్రయత్నిస్తాం మరియు మీకు తెలిసిన కొంతమందితో ఆ ఎనర్జీ బాలన్స్ గురించి మరింత చర్చిద్దాం అక్కడ ప్రతిచర్య ప్రక్రియలు కాబట్టి మీ దయగల శ్రద్ధకు ధన్యవాదాలు